ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 11 కు తిరిగి స్వాగతం గత రెండు మాడ్యూళ్ళలో ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క విభిన్న అంశాల గురించి చర్చించాము 4 ప్రధాన మరియు 3 చిన్న అంశాలు మార్గనిర్దేశం చేస్తాయని మనము చూశాము ఇది ఆబ్జెక్ట్ మోడళ్లపై సూత్రాలుగా ఉంటుంది వాటి ఆధారంగా ఇప్పుడు ఈ మాడ్యూల్ నుండి వస్తువుల వివరాలు వాటి సంబంధాలు మరియు తరగతులు మరియు తరగతుల సంబంధాలను నిర్వచించడం మొదలుపెట్టాము మరియు వస్తువు క్లాస్ లో వస్తువులను మరియు తరగతులను గుర్తించే వాస్తవ వ్యాయామంలో నెమ్మదిగా ప్రవేశిస్తాము ఇక్కడ ఒక వస్తువు యొక్క స్వభావాన్ని చర్చించడం ద్వారా మనం ప్రారంభించే ప్రస్తుత మాడ్యూల్లో ఈ మాడ్యూల్ యొక్క లక్ష్యం ఒక వస్తువు యొక్క స్థితి ప్రవర్తన మరియు గుర్తింపుstate behavior and identity అని పిలువబడే మూడు అంశాలను అర్థం చేసుకోవడం అవుట్లైన్ ఇక్కడ ఇవ్వబడింది మరియు ప్రతి మాడ్యూల్లో ప్రతి స్లైడ్ యొక్క ఎడమ వైపున తీసుకువెళతారు కాబట్టి వస్తువు అంటే ఏమిటి ఇప్పుడు మనము సంగ్రహణ పరంగా వస్తువుల గురించి మాట్లాడాము ఇప్పుడు మనం చివరకు డిజైన్కు రావాలనుకుంటే మనం చెప్పేది ఒక వస్తువు అవుతుంది మనము అమలు చేయడానికి ప్రయత్నించే మొదటి షరతు లేదా మొదటి భావన ఏమిటంటే ఆ వస్తువు ఉనికిలో ఉండాలి వస్తువు కోసం ఒక రకమైన ఉనికి ఉండాలి కాబట్టి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి అంటే మనం వాటిని శారీరకంగా తాకవచ్చు ఇది కొంతవరకు కనిపించదు ఉదాహరణకు తయారీ సంస్థలో అనుసరించే ప్రక్రియ కూడా ఒక వస్తువు కావచ్చు మీరు ఖచ్చితంగా ప్రక్రియను తాకలేరు కానీ అది ఉనికిలో ఉంది ఇది కనిపిస్తుంది ఇది స్పష్టంగా కనిపించకపోవచ్చు మరియు మొదలైనవి విభిన్న వివిధ అంశాలు కానీ ఒక వస్తువు కోసం ప్రతిదానికీ ప్రాథమికమైనది అది ఉనికిలో ఉండాలి రెండవది ఉనికిలో ఉన్న ఒక వస్తువు ఇతరులతో సంకర్షణ చెందాలి అది ఒక వ్యవస్థ ఆసక్తికరంగా ఉండదు అది తమకు తాము ఉన్న వస్తువులను కలిగి ఉంటే మరియు ఇతరులతో ఏమీ చేయవద్దు కాబట్టి ఒక కారులో స్టీరింగ్ వంటి వస్తువులు ఉంటే ఇంజిన్ వంటి బాడీ వంటివి చక్రాలు వంటివి సీట్లు వంటివి ఈ వస్తువులు తమ మధ్య పరస్పర చర్య జరపాలి మరియు ఆ విధంగా మనం ఒక పెద్ద నైరూప్యత లేదా కారు వంటి పెద్ద వస్తువు యొక్క ఉనికిని పొందుతాము మూడవది మరియు చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే వస్తువు వేరుచేయబడాలి అంటే అది గాలిలోని దుమ్ము లేదా మేఘంలోని నీటి ఆవిరి లాంటిది కాదు కానీ అది కుర్చీలు పట్టికలు వస్తువులు ప్రక్రియలు అభ్యాసాలు వంటి వ్యక్తులలా ఉండాలి తద్వారా ఒక వస్తువు మరొక వస్తువు నుండి వేరుచేయబడాలి కాబట్టి ఇవి ఒక వస్తువు గుర్తించబడే ప్రాథమిక ఆవరణ ఇప్పుడు ఖచ్చితంగా ఇవి వస్తువులు కాదా అనే దాని గురించి మాట్లాడటానికి కూడా ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా చాలా వస్తువు ఉంది మరియు ఒక వస్తువు కాదు ఖచ్చితంగా మరింత మసకగా కొంతవరకు అస్పష్టంగా నిర్వచించబడిన భావన మరియు ఖచ్చితంగా ఒకదాన్ని సంతృప్తిపరచనిది లేదా మనము ఇప్పుడే మాట్లాడిన మరిన్ని అంశాలు ఒక వస్తువు కాదు ఉదాహరణకు కారులో ఇంజిన్ ఉందని అనుకుందాం కాబట్టి మనం చూస్తే దానికి ఇంజిన్ ఉంటుంది కాబట్టి సహజంగా ఇంజిన్ ఒక వస్తువు దీనికి స్టీరింగ్ ఉంది అది ఒక వస్తువు ఇది ఒక వస్తువు మరియు ఒక శరీరాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మనము కారు యొక్క ఇంజిన్ కారు యొక్క ఇంజిన్ దిగుమతి చేయబడిన రూపకల్పనలో ఈ సమాచారాన్ని ఉంచాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది కారు యొక్క ఇంజిన్ దిగుమతి చేయబడినది ఒక ఆస్తి మరియు దిగుమతి చేయబడటం ఒక వస్తువు కాదు ఇది దిగుమతికి భిన్నంగా ఉంటుందని దయచేసి అర్థం చేసుకోండి కానీ ఇక్కడ మనం చెబుతున్నది ఇంజిన్ దేశం వెలుపల తయారు చేయబడటం ముఖ్యం మరియు అక్కడ నుండి కొనుగోలు చేయడం ఒక ఆస్తి మరియు ఒక వస్తువు కాదు అదేవిధంగా మనకు పవర్ స్టీరింగ్ ఉందని చెప్పండి కాబట్టి స్టీరింగ్ శక్తితో నడుపబడుతుందని మనము చెప్తాము ఈ వాస్తవాన్ని ఎక్కడో మోడల్లో ఉంచాలి డిజైన్లో ఉంచాలి కాని అది మళ్ళీ ఆస్తి మరియు వస్తువు కాదు కారు శరీరం యొక్క రంగు ఎరుపు రంగులో ఉంటుంది ఇది ఎరుపు అనే వాస్తవం ఒక ఆస్తి మరియు అది ఒక వస్తువు కాదు కాబట్టి మీరు నెమ్మదిగా ఆలోచించి దీనిపై విస్తరించవచ్చు మరియు మీరు గుర్తించగలుగుతారు ఒక వస్తువు ఏమిటి మరియు ఏది వస్తువు కాదని మీకు మీరే కారణం చెప్పగలరు ఇప్పుడు నేను ఇదే అని చెబితే ఒక వస్తువు అంటే ఏమిటో ఇప్పుడు మనకు అర్థమైంది అప్పుడు మనం ఒక వస్తువుకు ఏమి ఉంది అని అడుగుతాము ఆ దృక్కోణం నుండి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పనలో ఒక వస్తువు 3 ప్రాథమిక భాగాలు ఒక స్థితి ప్రవర్తన మరియు గుర్తింపు కలిగిన ఒక అస్తిత్వం సారూప్య వస్తువుల నిర్మాణం మరియు ప్రవర్తన వారి సాధారణ క్లాస్ పరంగా నిర్వచించబడతాయి దీని గురించి మనము ఈ క్రింది మాడ్యూళ్ళలో ఎక్కువగా మాట్లాడుతాము మరియు మీ సూచన కోసం ఒక క్లాస్ మరియు వస్తువు యొక్క ఉదాహరణ వంటి పదాలు మనము వాటిని ఒకదానికొకటి మార్చుకుంటాము ఇతర స్థలం కాబట్టి ఇప్పుడు మనం ఈ స్థితి ప్రవర్తన మరియు ఒక వస్తువు యొక్క గుర్తింపు ఏమిటో పరిశీలిస్తాము కాబట్టి మొదట ఒక వస్తువు యొక్క స్థితి గురించి మాట్లాడండి వస్తువు యొక్క స్థితి దాని లక్షణాల విలువల కలయిక గమనించండి కాబట్టి ఇది లక్షణాలపై ఆధారపడి ఉంటుంది మరియు లక్షణాలు కలిగి ఉన్న విలువ కలయిక ద్వారా ఒక స్థితి ఇవ్వబడుతుంది కాబట్టి నాకు సంక్లిష్టమైన వస్తువు సంక్లిష్ట సంఖ్య వస్తువు ఉంటే దీనికి ఈ 2 లక్షణాలు నిజమైన భాగం మరియు ఇమాజినరీ భాగం ఉంటే అప్పుడు 2 భాగాలు లేదా 2 లక్షణాలను కలిగి ఉన్నందున ఒక స్థితి ఉంటుంది ఈ సందర్భంలో ఒక స్థితి నిజమైన భాగం మరియు ఇమాజినరీ భాగాన్ని ఇచ్చే జత లేదా రెట్టింపు అవుతుంది మరియు వివిధ రాష్ట్రాలపై అనంతంగా ఉంటుంది ఇటువంటి అన్ని వేర్వేరు జతలు సంక్లిష్ట వస్తువు యొక్క వివిధ స్థితులను నిర్వచించాయి ఇది ఒక సాధారణ ఆలోచన అంటే మీరు లక్షణాలు ఏమిటో వారు తీసుకునే అన్ని విభిన్న విలువలను పరిగణనలోకి తీసుకుంటే ఈ కలయికలన్నీ మీకు ఒక స్థితిని ఇస్తాయి వేరే వస్తువు యొక్క కొద్దిగా చూద్దాం తేదీ వస్తువు వద్ద మాకు అనుమతిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక తేదీ వస్తువును సాధారణ తేదీ వస్తువును ఒక నెలలో నిర్దిష్ట రోజు సంఖ్యలో ఉంచాను కాబట్టి ఇది 12 మధ్య ఉంటుంది ఈ సంజ్ఞామానం అంటే తేదీ 1 నుండి 31 మధ్య విలువను తీసుకునే ఆస్తి అని అర్ధం ఇది ఒక పరిధిని నిర్వచిస్తోంది దీనికి 1 నుండి 12 వరకు ఒక నెల ఉంది మరియు ఏకపక్షంగా 500 సంవత్సరాలు పట్టింది తిరిగి 1700 ప్రకటన నుండి 2200 ప్రకటన కాబట్టి తేదీ వస్తువు ఈ 3 లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి 20 జూలై 2016 9 15 వ ఆగస్టు 1947 వంటి 3 లక్షణాలను కలిగి ఉన్న వేర్వేరు సందర్భాలను విభిన్న వస్తువులను మనం చూడవచ్చు ఇవన్నీ చెల్లుబాటు అయ్యే తేదీలు మరియు అందువల్ల వాటిలో ప్రతి ఒక్కటి చెల్లుబాటు అయ్యే స్థితిని నిర్వచించాయి కాని స్థితి సాధ్యమైన విలువల కలయిక అని మనము చెప్పాము ఆ తేదీ వస్తువు కోసం ఆ లక్షణాలు తీసుకోగలవు ఇవి కూడా 31 జూన్ 2016 వంటి విలువలు మనందరికీ తెలుసు అది సాధ్యం కాదు జూన్ 30 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి తేదీ వస్తువు కోసం ఈ స్థితి చెల్లని స్థితి అదేవిధంగా 29 ఫిబ్రవరి 2003 చెల్లని స్థితి ఎందుకంటే 2003 అధిక సంవత్సరం కాదు 1752 సెప్టెంబర్ 12 తేదీని కనుగొనడానికి ప్రయత్నిస్తే మనం అనుసరించే క్యాలెండర్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇది నిజంగా చెల్లని తేదీ అవుతుంది ఎందుకంటే క్యాలెండర్ కదిలింది మరియు 1752 లో 3 నుండి 13 సెప్టెంబర్ వరకు 11 రోజులు కేవలం తుడిచిపెట్టుకుపోయాయి క్యాలెండర్ యొక్క కాబట్టి కారణాలు అన్నీ భిన్నంగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఒక నెలకు తగినంత రోజులు లేవు కొన్ని సందర్భాల్లో లీప్ ఇయర్ ప్లగ్ ఇన్ చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన తేదీ క్యాలెండర్లో ఒక సమయం మార్పు ఇవన్నీ రాష్ట్రాలు చెల్లుబాటు కాకపోవచ్చు లేదా ఉండకపోవచ్చు అంటే మనం సాధ్యమయ్యే అన్ని కలయికల గురించి మాట్లాడేటప్పుడు చెల్లుబాటు అయ్యే స్థితి ఏమిటి మరియు చెల్లుబాటు అయ్యే స్థితి ఏది అని నిర్వచించటానికి కొన్ని అంతర్లీన అవరోధాలు ఉన్నాయి కాబట్టి దీనిని కొంచెం ఎక్కువగా పరిశీలిద్దాం ఇక్కడ నేను ఫ్రేమ్ చేసాను మరియు మీ కోసం ఉదాహరణ వస్తువుల సమాహారం మొదట మీరు సారూప్యతను పరిగణనలోకి తీసుకుంటే సారూప్యత ఈ వస్తువులన్నింటికీ 2 గుణాలు ఉన్నాయి ఈ నాలుగు మరియు ఈ రెండూ ఒకే రకాన్ని కలిగి ఉంటాయి కాబట్టి లక్షణాలు తీసుకోగల విలువల కలయికలను నేను పరిగణనలోకి తీసుకుంటే ఈ వస్తువులన్నీ ఒకే రకమైన రాష్ట్రాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు కానీ ఇప్పుడు అర్థంతో అర్థవంతంగా ఆలోచిద్దాం నా మొదటి వస్తువు కార్టిసియన్లోని మొదటి క్వాడ్రంట్ కాబట్టి సహజంగా సాధ్యమయ్యే అన్ని క్వాడ్రంట్ విలువలు ఆమోదయోగ్యమైనవి అవి చెల్లుతాయి కాబట్టి అన్ని రాష్ట్రాలు చెల్లుతాయి ఇప్పుడు ఒక భిన్నం గురించి ఆలోచించండి ఒక భిన్నం సహజంగా మార్చలేని రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుంది అనగా హారం మరియు లెక్కింపుకు సాధారణ విభజన ఉండకూడదు ఈ 2 యొక్క జిసిడి 1 గా ఉండాలి కాబట్టి లక్షణాల పరంగా నేను 1824 ను ఒక జతగా వ్రాయగలను ఇక్కడ 18 హారం ఇది న్యూమరేటర్ వాస్తవానికి చెల్లదు ఎందుకంటే అవి తగ్గించగలవు అయితే నేను వాటిని సాధారణ కారకాలతో విభజించినప్పుడు ఇది చెల్లుబాటు అయ్యే స్థితి చెల్లుబాటు అయ్యే భిన్న వస్తువు అవుతుంది సరైన భిన్నం అదేవిధంగా 1 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 75 చెల్లని సరైన భిన్నం సహజంగా ప్రతి భాగం 8 నుండి 8 ఉండే చెస్ బోర్డు గురించి నేను ఆలోచిస్తే చెస్ బోర్డ్ యొక్క ప్రతి ఆస్తి 0 నుండి 7 మధ్య ఉండాలి కాబట్టి 9 8 వంటి అన్ని ఇతర రాష్ట్రాలు చెల్లని స్థితిగా ఉంటాయి కాబట్టి ఇది లక్షణాలు మరియు వాటి రకాలు మాత్రమే కాదు స్థితి ఒక రకమైన దాచిన అడ్డంకులపై ఆధారపడి ఉంటుంది లేదా ఒక రకమైన వస్తువుల ఎన్కోడింగ్ ఆ దాచిన పరిమితుల్లో ఉనికిలో ఉంది ఇది వాస్తవానికి ఒక వస్తువు యొక్క స్థితిని నిర్వచించేది కాబట్టి ప్రతి సందర్భంలోనూ మీరు ఒక వస్తువును రూపకల్పన చేసినప్పుడు మీరు కనీసం రాష్ట్రాలు ఏమిటో మరియు రాష్ట్రాల ప్రామాణికత ఏమిటో అర్థం చేసుకోవలసి ఉంటుంది మరియు నేను యాదృచ్ఛికంగా తరచుగా దాచబడిన మీకు నిజంగా ఎక్కువ అవరోధాలు ఉన్నాయి అవి ఆబ్జెక్ట్ డిజైన్ పరంగా స్పష్టంగా లేదు ఇప్పటివరకు మనం చూసిన విధానంతో కాదు అది జరిగితే మీ సిస్టమ్లో చెల్లని రాష్ట్రాలు సాధ్యమయ్యే విలువలుగా మారడానికి అనుమతించే డిజైన్ను మీరు చేయలేదని మీరు నిర్ధారించుకోవాలి అప్పుడు మనము ఖచ్చితంగా సిస్టమ్ నుండి వివిధ రకాల లోపాలను కలిగి ఉంటాము రాష్ట్రానికి మరికొంత లోతును అర్థం చేసుకోవడానికి కొంచెం విస్తరించిన ఉదాహరణను తీసుకుందాం మనము 2 అంతస్తుల ఆసుపత్రి యొక్క అవుట్ పేషెంట్ విభాగంలో ఉన్నామని పరిశీలిద్దాం దీనికి గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి ఫ్లోర్ లేదా ఫ్లోర్ నంబర్ 1 మరియు ఫ్లోర్ నంబర్ 2 ఉన్నాయి మరియు వాటి మధ్య గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఎగురుతున్న ఒక ఎలివేటర్ ఉంది ఇది మొదటి ఫ్లోర్ వరకు వెళుతుంది మొదటి ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వస్తుంది మరియు ఉంది ఒక ఎలివేటర్ వస్తువు కాబట్టి ఇది ఎలివేటర్ వస్తువు కనుక ఇది ఎలివేటర్ యొక్క తయారీ మోడల్ అది మోయగల గరిష్ట వ్యక్తుల సంఖ్య అది మోయగల గరిష్ట భారం వంటి విభిన్న లక్షణాల గురించి మాట్లాడుతుంది ఖచ్చితంగా ఇది ఒక ప్రాధమికతను నిర్వచిస్తుంది ఈ లక్షణాలు ప్రాథమిక ఎలివేటర్ను నిర్వచించాయి కాని ప్రశ్న ఈ లక్షణాలను చేస్తుంది ఎలివేటర్ అది ఎలివేటర్ అని చెప్పినప్పుడు వాస్తవానికి నిర్వచించండి ఏ కంపెనీ తయారు చేసిందో లేదా ఎంత మంది వ్యక్తులను తీసుకెళ్లగలదో మొదలైన వాటి గురించి మాత్రమే కాకుండా ప్రాథమిక ఎలివేషన్ మరియు ప్రతినిధి బృందం అందుబాటులో ఉండాలని మనము ఖచ్చితంగా కోరుకుంటున్నాము కాబట్టి మరింత అన్వేషించడానికి స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం మనము ఈ కార్యకలాపాలను జోడిస్తే ఈ కార్యాచరణను ఎలివేటర్కు జోడించండి కాబట్టి ఏమి చేశారో చూడండి ఇది అదే విధంగా ఉంది ఇది సరిగ్గా అదే కానీ నేను ఇక్కడ అనేక ఆపరేషన్లను జోడించాను దీనికి నేను అనేక ప్రవర్తనలు చేసాను ఇది నాకు ఒక పద్ధతి ఉందని చెప్తుంది ఇది నొక్కితే అది చేస్తుంది ఎలివేటర్ ఫ్లోర్ 1 నుండి ఫ్లోర్ 2 వరకు పైకి వెళ్తుంది అదేవిధంగా క్రిందికి వెళ్ళడానికి ఒక పద్ధతి ఎలివేటర్ ప్రస్తుతం ఏ అంతస్తులో ఉందో తనిఖీ చేయడానికి ఒక ఫ్లోర్ పద్ధతి ఉండవచ్చు ఎలివేటర్ కదులుతుందో లేదో తనిఖీ చేయవచ్చు లేదా నేను ఇంకా ఎలివేటర్ను ఆపి తలుపు తెరిచి తలుపు మూసివేసి ఇంకా నిలబడగలను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అనేక ఇతర ఆపరేషన్లు ఉండవచ్చు కాని కొన్ని సాధారణ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నాను అది లేకుండా ఎలివేటర్ ఎలివేటర్గా మారదు ఇప్పుడు రాష్ట్ర సమాచారాన్ని పరిశీలించండి ఇది మీ రాష్ట్ర సమాచారం ఇది తయారీ మోడల్ గరిష్ట వ్యక్తులు మరియు లోడ్ అని చెబుతుంది మరియు ఇది మనము వస్తువులో వాస్తవానికి కోరుకున్న కార్యాచరణ కాబట్టి ప్రవర్తనను కొనసాగించడానికి స్థితి తగినంతగా ప్రాతినిధ్యం వహించలేదని మనం సులభంగా చూడవచ్చు ఉదాహరణకి నేను పైకి వెళ్ళవలసి వస్తే నేను గ్రౌండ్ ఫ్లోర్ లేదా ఫ్లోర్ నంబర్ 1 లో ఉండాలి లేకపోతే ఖచ్చితంగా నేను పైకి వెళ్ళలేను కాబట్టి పైకి వెళ్ళటానికి ఏ ఫ్లోర్ ఉందో తెలుసుకోవాలి పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా నేను పైకి వెళ్లడానికి ఇష్టపడను తలుపు తెరిచిన ఎలివేటర్లో కాబట్టి ఎలివేటర్ పైకి వెళ్ళే ముందు తలుపు మూసివేయబడాలి లేదా అది క్రిందికి వెళ్తుంది కాబట్టి ఈ కార్యకలాపాలు అర్ధవంతంగా ఉండటానికి ఈ వస్తువు కలిగివున్న అనేక అదనపు లక్షణాల పరంగా నాకు రాష్ట్ర పొడిగింపు అవసరం ఉదాహరణకు దీనికి ప్రాపర్టీ సే ఫ్లోర్ ఉండాలి ఇది 3 సాధ్యం విలువలు 12 మరియు x పడుతుంది 1 అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ 1 2 రెండవ ఫ్లోర్లో ఉన్నప్పుడు మరియు x కదిలేటప్పుడు ఈ ఫ్లోర్ అనిశ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఇది స్థిరంగా ఉండవచ్చు అది పైకి వెళ్ళవచ్చు అది క్రిందికి వెళ్ళవచ్చు కాబట్టి కదిలేది ఒక ఆస్తి ఇది తలుపు తెరిచి ఉంటే లేదా మూసివేయబడితే తలుపు తెరిచినది బూలియన్ అని మనము చెబుతాము కాబట్టి ఈ లక్షణాలు ఈ విభిన్న కార్యకలాపాలన్నింటినీ వాస్తవంగా గ్రహించటానికి సహాయపడతాయి కాబట్టి దీనితో సహజంగా ఎలివేటర్ యొక్క స్థితి ఇప్పుడు విస్తరించింది కాబట్టి మీరు చూస్తే ఇవి మన వద్ద ఉన్న రాష్ట్రాలు లేదా లక్షణాలు మరియు ఇవి మనం జోడించిన లక్షణాలు సహజంగా ఈ అదనంగా ఎలివేటర్ యొక్క సాధ్యమయ్యే రాష్ట్రాలు చాలా ఎక్కువ అవుతుంది నేను నీలం మరియు ఎరుపు రంగులు వేయడానికి కారణం మీరు చూడవచ్చు మీరు ఎలివేటర్ వస్తువు గురించి ఏదైనా చూడవచ్చు ఆసుపత్రిలో ఎలివేటర్ వ్యవస్థాపించబడిన తర్వాత నీలిరంగు లక్షణాలను చూడండి అకస్మాత్తుగా దాని తయారీ మోడల్ లేదా వ్యక్తుల సంఖ్యను మోయగల సామర్థ్యం లేదా అది మోయగల గరిష్ట భారం ఈ లక్షణాలు మారవు ఈ ఎలివేటర్ పనిచేస్తున్నంత కాలం ఇది అలాగే ఉంటుంది అయితే ఈ లక్షణాలు మనం ఇప్పుడే జోడించిన ఎరుపు లక్షణాలు నేల కదులుతున్నాయి తలుపు తెరిచి ఉన్నాయి ఈ లక్షణాలు క్రమం తప్పకుండా వాటి విలువలను మార్చడం కొనసాగిస్తాయి ప్రతిసారీ ఎలివేటర్గా మారుతూనే ఉంటుంది ఆపరేషన్లోకి వస్తుంది కాబట్టి రాష్ట్రాన్ని నిర్వచించే పరంగా స్థిరమైన లక్షణాల సమితి ఉందని నేను చెప్పగలను ఇది ఒక ఉదాహరణకి మారదు లేదా చాలా అరుదుగా మారదు అయితే కొన్ని లక్షణాలకు డైనమిక్ విలువలు క్రమం తప్పకుండా మారుతాయి కాబట్టి సహజంగానే నేను ఒక వస్తువు యొక్క స్థితి గురించి మాట్లాడేటప్పుడు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడల్లా స్థితిలోని ఈ డైనమిక్ భాగం గురించి మాట్లాడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది సాధ్యమయ్యే అన్ని విలువల గురించి మాట్లాడటానికి బదులుగా పాల్గొనడానికి మరియు భారీ స్థితి అవకాశాలను నిర్వచించగలదు వస్తువు కోసం కాబట్టి ఇది మనము uml గురించి మాట్లాడేటప్పుడు తరువాత ఈ రకమైన రేఖాచిత్రాల గురించి మాట్లాడుతాము కాని ఇది ఒక ఎలివేటర్ ఉన్న వివిధ రాష్ట్రాలను చూపించడానికి ఇది ఒక నమూనా ప్రాతినిధ్యం ఉదాహరణకు ప్రారంభంలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ ప్రాతినిధ్యం ఇలా ఉంటుంది ఎలివేటర్ ఆబ్జెక్ట్ యొక్క స్థితిని సూచించే ప్రతి సర్కిల్లో నేను 3 అంశాలను వ్రాస్తాను మొదటిది నేలని సూచిస్తుంది రెండవది ఎలివేటర్ యొక్క కదిలే స్థితిని సూచిస్తుంది మరియు మూడవది స్థితి యొక్క స్థితిని సూచిస్తుంది తలుపు కాబట్టి నేను మొదట్లో ఇక్కడ ఉంటే అది ఇప్పటికీ తెరిచి ఉంది అంటే అది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ 1 లో ఉంది అది ఇప్పటికీ కదలకుండా ఉంది మరియు తలుపు తెరిచి ఉంది కాబట్టి ఈ దశలో మీరు ఈ స్థితిలో ఖచ్చితంగా ఏమి చేయగలరు ఎందుకంటే మీరు క్రిందికి వెళ్ళలేరు ఎందుకంటే ఇది ఇప్పటికే నేల అంతస్తులో ఉంది కానీ మీరు పైకి వెళ్ళవచ్చు మీరు పైకి వెళితే ఈ స్థితిపై మీరు చేయగలిగే చర్య ఇది ఆపై స్థితి అనిశ్చితంగా మారుతుంది స్థితి అనిశ్చితంగా మారుతుంది క్షమించండి నేల అనిశ్చితంగా మారుతుంది ఇది కదులుతున్నందున మీరు ఫ్లోర్ 1 నుండి ఫ్లోర్ 2 కి వెళుతున్నందున మీ దిశ పైకి వస్తుంది మరియు మీ తలుపు మూసివేయబడి ఉండాలి కాబట్టి ఈ స్థితి యొక్క పరివర్తన జరుగుతున్నప్పుడు ఈ లక్షణాల యొక్క ఈ విలువలు చూపిన విధంగా తగిన విధంగా మారాలి అదేవిధంగా ఎలివేటర్ ఒక స్టాప్కు వచ్చినప్పుడు సహజంగా స్టాప్ ఆపరేషన్ చేయబడినందున ఎలివేటర్ యొక్క అంతస్తు 2 అయి ఉండాలి ఎందుకంటే అది పైకి కదులుతోంది మరియు అది స్థిరంగా మారుతుంది మరియు తలుపు ఇంకా తెరిచి ఉంటుంది ఇప్పుడు మీరు ప్రజలు బయటకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా వారు ఓపెన్ ఆపరేషన్ చేయవచ్చు మరియు స్థితి 2 కి మారుతుంది మీరు తలుపులు తెరిచి మూసివేయడం ద్వారా ఈ 2 ల మధ్య మారవచ్చు లేదా మీరు ఈ రాష్ట్రాల నుండి మీరు ఎలివేటర్ను మళ్లీ కదిలించేలా ఉంచవచ్చు కానీ ఇప్పుడు క్రిందికి దిగి చివరికి ఫ్లోర్ 1 లేదా గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకుని స్థిరంగా మారవచ్చు కాబట్టి ఇది మనము దీనిని స్టేట్ రేఖాచిత్రం అని పిలుస్తాము లేదా స్థితి తరువాత దీనిని uml లో స్టేట్ చార్ట్ అని పిలుస్తారు వస్తువు యొక్క స్థితి ఆబ్జెక్ట్ యొక్క ప్రవర్తనను రెండవ పద్ధతిలో ఎలా ప్రభావితం చేస్తుందో సూచించడానికి ఇవి చాలా శక్తివంతమైన సాధనం ఇక్కడ మీరు మొత్తం 7 లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ 4 మేక్ మోడల్ గరిష్ట వ్యక్తులు మరియు గరిష్ట భారం రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విస్మరిస్తారు ఎందుకంటే అవి ఒక రకమైన స్టాటిక్ ప్రాపర్టీస్ మరియు మన వద్ద ఉన్న 3 డైనమిక్ విలువలు కూడా ఉన్నాయి మనము అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకోము ఎందుకంటే అన్ని అవకాశాలు కేవలం జరగవు ఉదాహరణకు నేను x ఉన్న స్థితిని కలిగి ఉండలేను నాకు ఇంకా ఉంది మరియు నాకు ఓపెన్ లేదా క్లోజ్ ఉంది అంటే నా అంతస్తు అంతంతమాత్రంగా ఉంటే నా ఎలివేటర్ స్థిర మోడ్లో ఉండకూడదు ఇది కదులుతూ ఉండాలి కాబట్టి ఈ రకమైన స్థితిల ప్రాతినిధ్యం ఒక ఎలివేటర్ బాగా నిర్వచించబడిన అంతస్తులో ఉండాలి అది స్థిరంగా ఉంటే అది అనిశ్చిత అంతస్తును కలిగి ఉండాలి అది కదులుతున్నట్లయితే తలుపు మూసివేయబడాలి మరియు మొదలగునవి కనుక ఇది ఒక వస్తువు తీసుకువెళ్ళే రాష్ట్ర సమాచారం కాబట్టి స్థితిని సంగ్రహంగా చెప్పాలంటే ఒక వస్తువు యొక్క స్థితి మనం సాధారణంగా స్థిరంగా చూసిన అన్ని స్థిరమైన లక్షణాలను కలిగి ఉంటుంది వస్తువు యొక్క ఎలివేటర్ కోసం మనము చెప్పే లక్షణాలు మరియు ప్రస్తుత లేదా సాధారణంగా డైనమిక్ విలువలు అంతస్తు ఒక రకమైన లక్షణాలను కదిలిస్తుంది మరియు అది కలిసి ఒక వస్తువు యొక్క స్థితిని నిర్వచిస్తుంది మరియు ఒక వస్తువు యొక్క స్థితి చెల్లుబాటు కావచ్చు లేదా స్థితి ఎన్కోడ్ చేసిన పరిమితుల ఆధారంగా ఇది చెల్లదు మరియు మా ప్రయత్నం రూపకల్పన మరియు నిర్వచించడం వ్యవస్థలు మరియు వాటి కార్యకలాపాలు ఒక పద్ధతిలో తద్వారా మనము ఎల్లప్పుడూ ఒక వస్తువు యొక్క చెల్లుబాటు అయ్యే స్థితి నుండి మరొకదానికి వెళ్తాము మరియు మనము ఎప్పుడూ చెల్లని స్థితికి రాలేము చెల్లని స్థితికి రావడం వ్యవస్థలో మినహాయింపును సృష్టిస్తుంది ఎందుకంటే ఒక వస్తువు చెల్లని స్థితిలో ఉంటే ఎలివేటర్ దాని తలుపు తెరిచి ఉంటే ఖచ్చితంగా సిస్టమ్కు తెలియదు దాని కోసం చెల్లుబాటు అయ్యే కార్యకలాపాలు ఏమిటి ఆ వ్యవస్థతో ముందుకు సాగడానికి స్థిరమైన మార్గం ఏమిటి ఇప్పుడు దీనితో పాటు ఆబ్జెక్ట్ మట్ ఉనికిలో ఉన్న వస్తువు గురించి మనం మాట్లాడిన మొదటి షరతును స్థితి నిజంగా సంతృప్తిపరుస్తుందని కూడా మనం గమనించాలి అంటే వ్యవస్థలోని అన్ని వస్తువులు కొంత స్థితిని కలుపుతాయి మరియు వ్యవస్థలోని అన్ని స్థితి వస్తువులచే కప్పబడి ఉంటుంది ఇది ఈ స్టేట్మెంట్ చాలా సరళమైన రెండు పదాలు కానీ ఇది చాలా లోతైన స్టేట్మెంట్ మరియు దయచేసి దీన్ని పదే పదే చదవండి చూడటానికి ఉదాహరణల ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి నేను చెప్పేది ఏమిటంటే నేను ఒక వ్యవస్థ అనేక వస్తువులను కలిగి ఉంటే అప్పుడు ప్రతి వస్తువు వ్యవస్థలో కొంత స్థితిని కలుపుతుంది మరియు మరోవైపు మొత్తం వ్యవస్థ గురించి నేను ఒక వస్తువుగా ఆలోచిస్తే మొత్తం స్థితి వ్యవస్థ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు వేర్వేరు భాగాలలో కప్పబడి ఉంటాయి మరియు ఇది వ్యవస్థలోని రాష్ట్రాల యొక్క ప్రాథమిక భావన కాబట్టి ఇప్పుడు నేను వ్యవస్థలో ఉన్న ప్రతి వస్తువుకు ఒక స్థితి ఉండాలి ఇప్పుడు అది ఒక స్థితి అయితే అది స్థలాన్ని తీసుకోవాలి స్థితి జ్ఞాపకశక్తి స్థితి గుర్తుంచుకుంటుంది నేను ఏ స్థితిలో ఉన్నానో స్థితి తెలుసుకుంటుంది కాబట్టి ఒక రాష్ట్రానికి ఎల్లప్పుడూ కొంత స్థలం అవసరం కొంత స్థలం పడుతుంది స్థలం భౌతిక ప్రపంచంలో ఉండడం చాలా ముఖ్యం లేదా అది కంప్యూటర్ మెమరీలో ఉండవచ్చు హాస్పిటల్ యొక్క ఆప్డ్లోని ఎలివేటర్ భౌతికంగా ఉంది కాబట్టి ఇది స్థితిలను కలిగి ఉంది ఇది 2 అంతస్తుల మధ్య ప్రజలను ఎగురుతుంది తెరవడం తలుపులు మూసివేయడం పైకి క్రిందికి కదులుతోంది దీనికి భౌతిక ఉనికి ఉంది రాష్ట్రాలు భౌతిక ఉనికికి కారణమయ్యాయి కాబట్టి ఇది భౌతిక ప్రపంచంలో ఉంది మరోవైపు ఆ ఎలివేటర్ను ఒక భాగంగా తీసుకునే మొత్తం ఆసుపత్రికి ఒక వ్యవస్థను రూపకల్పన చేసి అమలు చేయాలనుకున్నప్పుడు ఈ ఎలివేటర్ వస్తువు ఒకదిగా మారుతుంది మరియు కంప్యూటర్ మెమరీలో నాకు బైనరీ బిట్ ఉన్న మెమరీలో ఉనికి లభిస్తుంది ఈ అన్ని విభిన్న లక్షణాలకు ప్రాతినిధ్యం మరియు మనము పద్ధతుల గురించి ఏదైనా చేస్తాము తద్వారా ఇది మెమరీలో కొన్ని బిట్లను ఆక్రమిస్తుంది మరియు దానికి ఉనికి ఉంటుంది దీని నుండి తిరిగి తీసుకోవటానికి చాలా క్లిష్టమైనది వస్తువులు చివరకు స్థలాన్ని కలిగి ఉండాలని చివరకు భౌతిక ఉనికిని కలిగి ఉండాలని సూచిస్తుంది అయితే సంగ్రహణ అయితే వాటి రూపకల్పన పరంగా వాటి లక్షణాల పరంగా మనం నిజంగా మాట్లాడాము కాబట్టి మనము చాలా సరళమైన కొన్ని రకాల ఉదాహరణలను చూస్తే సెలవు నిర్వహణ వ్యవస్థ గురించి మాట్లాడండి అప్పుడు ప్రతి ఉద్యోగి ఒక వస్తువు మరియు ప్రత్యేక స్థలాన్ని ఆక్రమిస్తారు ఇప్పుడు సహజంగా భౌతిక ఉద్యోగులు స్థలాన్ని ఆక్రమిస్తారు కానీ వారి వస్తువు ప్రాతినిధ్యాలు ఇక్కడ ఉన్నాయి నాకు ఇక్కడ ఒక ఉద్యోగి ఉన్నారు నాకు మరొక ఉద్యోగి ఉన్నారు జాన్ మరియు లిండా 2 ఉద్యోగులు వారి వస్తువులు ఈ అన్ని విలువలతో కంప్యూటర్ మెమరీలో ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు వారు దాని కోసం భౌతిక స్థలాన్ని తీసుకోండి కాబట్టి దీనితో మనం వస్తువు వస్తువుల స్వభావం యొక్క ఈ మొదటి భాగం చివరికి వస్తాము మరియు ఇక్కడ మనం స్థితి గురించి చర్చించాము తరువాత మనము వస్తువుల యొక్క ఇతర 2 అంశాల గురించి మాట్లాడుతాము